పాసివ్ మరియు యాక్టివ్ ఫిల్టర్ల పరిచయము మరియు ఆప్ యాంప్ ఆధారిత లో పాస్ ఫిల్టర్ ఈ ఉపన్యాసానికి స్వాగతం మరియు ఈ ఉపన్యాసములో మనము ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ యొక్క మరొక అనువర్తనాన్ని గురించి తెలుసుకుందాము మునుపటి ఉపన్యాసము లో మనము ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ లక్షణాలను తెలుసుకున్నాము అటు పై ఆ సర్క్యూట్స్ ని ఉపయోగించి వివిధ తరంగాలను ఎలా ఉత్పతి చేయగలమో మనం చూశాము ఉదాహరణకు ఇంటిగ్రేటర్ మరియు డిఫరెన్సియేటర్ ఇంటిగ్రేటర్ మరియు డిఫరెన్సియేటర్ గురించి చెప్పే సమయములో వాటిని ఫిల్టర్గా ఉపయోగించవచ్చని చెప్పాను కాబట్టి మనము ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ ఫిల్టర్లుగా ఎలా ఉపయోగించగలము మరియు ఫిల్టర్ అంటే ఏమిటో తెలుసుకుందాము కాబట్టి మీరు ఉదాహరణ కు ఫిల్టర్ గురించి ఆలోచిస్తే మన ముక్కు ఒక ఫిల్టర్ శీఘ్రముగా మరొక ఉదాహరణ చెప్పాలి అంటే ముక్కు ఒక ఫిల్టర్ కాబట్టి అదే విధంగా మనం టీ ని ఉదాహరణ గా తీసుకుని మాట్లాడితే టీ ఆకుల నుండి పాలు లేదా టీని ఫిల్టర్ చేయడానికి మనం ఉపయోగించే మెష్ ఒక ఫిల్టర్ కాబట్టి అదే విధంగా ఫిల్టర్ అంటే సరైన అర్ధం ఏమిటి ఫిల్టర్ అంటే ఒక సాధనం లేదా మనం ఉపయోగించగల పరికరం లేదా వ్యవస్థ లేదా విషయం కాబట్టి మీరు ఒక అవయవం గురించి మాట్లాడితే ఫిల్టర్ అవాంఛిత సంకేతాలను తొలగించడానికి మనకు సహాయపడే ఒక అవయవం కాబట్టి మనము ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫిల్టర్ అవాంఛిత సంకేతాలను ఫిల్టర్ చేసి వాంటెడ్ సిగ్నల్స్ పొందడానికి మనకు సహాయపడుతుంది ఇది వాంటెడ్ సిగ్నల్స్ ని తన ద్వారా పాస్ చేయడానికి అనుమతిస్తుంది మరియు అవాంఛిత సిగ్నల్ ని లాక్ లేదా ఆపడము చేస్తుంది ఈ రోజు ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ ని ఉపయోగించి వివిధ రకాల ఫిల్టర్లను ఎలా రూపొందించవచ్చో చూద్దాం కాబట్టి నేను ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ గురించి మాట్లాడినప్పుడు మీకు ఆప్ యాంప్ యొక్క లక్షణాలు తెలుసు కాబట్టి మనము ఫిల్టర్లను ఎలా రూపొందించగలమో అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుంది ఇప్పుడు ఫిల్టర్లు అనేక రకాలు ఫిల్టర్ల లో ఉపయోగించే కాంపొనెంట్లు మరియు పని చేసే ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనము చర్చించబోతున్నాం మరియు అవి లో పాస్ ఫిల్టర్ కాదా అది హై పాస్ ఫిల్టర్ కాదా అది ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను మాత్రమే అనుమతిస్తుందా అది ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ని మాత్రమే తిరస్కరిస్తుందా అన్న విషయాల పై ఆధారపడి మనము ఫిల్టర్లకు పేర్లు పెడతాము కాబట్టి ఫిల్టర్లు అంటే ఏమిటో సరిగ్గా చూద్దాం మరియు ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ ఉపయోగించి ఫిల్టర్లను ఎలా డిజైన్ చేయవచ్చో చూద్దాం కాబట్టి ఇది 11 వ తరగతి మనము ఫిల్టర్లు అంటే ఏమిటో చూస్తాము మరియు ఫిల్టర్లను పరిశీలిస్తాము కాబట్టి మీరు నిర్వచనాన్ని చూసినప్పుడు ఫిల్టర్ ని నిర్వచించటం చాలా సులభం ఫిల్టర్లు సిగ్నల్స్ ని తన ద్వారా అనుమతించ గల సర్క్యూట్స్ ఒక నిర్దిష్ట బ్యాండ్ అఫ్ ఫ్రీక్వెన్సీ కలిగిన సిగ్నల్స్ను అనుమతించి మిగతా బ్యాండ్ అఫ్ ఫ్రీక్వెన్సీలను తిరస్కరించే లేదా నిరోధించే సామర్థ్యము కలిగివుంటాయి అని చెప్పవచ్చు ఫిల్టర్లు ఒక నిర్దిష్ట బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలను తమ ద్వారా అనుమతించి లేదా ఆ నిర్దిష్ట బ్యాండ్ అవతల గల ఫ్రీక్వెన్సీలను తిరస్కరించగలదు కాబట్టి మీరు అనుమతించవలసిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను ఎంచుకుంటే వాటిని అనుమతించి మరియు ఆ బ్యాండ్ వెలుపల ఉన్న సిగ్నల్లను తిరస్కరించడం లేదా నిరోధించడం వంటివి చేయటానికి మీరు ఫిల్టర్లను ఉపయోగించవచ్చు ఫిల్టర్ యొక్క ఈ లక్షణాన్ని ఫ్రీక్వెన్సీ సెలెక్టివిటీ అని కూడా అంటారు దీనిని ఫ్రీక్వెన్సీ సెలెక్టివిటీ అని ఎందుకు పిలుస్తారు అంటే మొత్తము ఫ్రీక్వెన్సీల నుండి ఒక నిర్దిష్ట బ్యాండ్ అఫ్ ఫ్రీక్వెన్సీలను ఎంచుకుంటుది కాబట్టి ఇప్పుడు తదుపరిది ఫిల్టర్లు పాసివ్ ఫిల్టర్లు కావచ్చు యాక్టివ్ ఫిల్టర్లు కావచ్చు కాబట్టి పాసివ్ ఫిల్టర్లు అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి RC RL లేదా RLC ఉపయోగించి నిర్మించిన సర్క్యూట్లు రెసిస్టర్ మరియు కెపాసిటర్ లేదా రెసిస్టర్ మరియు ఇండక్టర్ లేదా రెసిస్టర్ కెపాసిటర్ మరియు ఇండక్టర్ ఉపయోగించి నిర్మించిన సర్క్యూట్స్ ని పాసివ్ ఫిల్టర్లు అని అంటారు పాసివ్ కంపోనెంట్స్ అంటే ఏమిటో మనము ఇప్పటికే చూశాము ఇప్పుడు మనము యాక్టివ్ ఫిల్టర్ల గురించి మాట్లాడేటప్పుడు రెసిస్టర్ మరియు కెపాసిటర్లతో పాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ లను లేదా మరే ఇతర యామ్ప్లిఫయర్ నైనా ఉపయోగించే సర్క్యూట్ యాక్టివ్ ఫిల్టర్ అవుతుంది ఇప్పుడు యాక్టివ్ ఫిల్టర్ల యొక్క ప్రయోజనం ఏమిటో మీరు చూస్తే మనం యాక్టివ్ ఫిల్టర్లను ఎందుకు ఉపయోగించాలి పాసివ్ ఫిల్టర్లను ఉపయోగించి సర్క్యూట్లను ఎందుకు తయారు చేయలేము పాసివ్ ఫిల్టర్ర్లతో పోలిస్తే యాక్టివ్ ఫిల్టర్ల యొక్క ప్రయోజనాలు ఏమిటి మనం ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి ప్రయోజనం ఏమిటంటే మనకు అవసరమైన గెయిన్ ను అందించడానికి యాక్టివ్ ఫిల్టర్లను రూపొందించవచ్చు యాక్టివ్ ఫిల్టర్ల గెయిన్ ని మనం మార్చవచ్చు అందువల్ల పాసివ్ ఫిల్టర్ల విషయంలో అటెన్యుయేషన్ లేదు మనము నిష్క్రియాత్మక ఫిల్టర్లను ఉపయోగించినప్పుడు అటెన్యుయేషన్ ఉంటుంది మరియు లాస్ ఉంటుంది కాబట్టి మనము యాక్టివ్ ఫిల్టర్లను ఉపయోగించినపుడు మనము గెయిని ని అందించగలము అది మన మొదటి ప్రయోజనం రెండవ ప్రయోజనం ఏమిటంటే ఆప్ యాంప్ యొక్క అధిక ఇన్పుట్ రెసిస్టెన్స్ మరియు తక్కువ అవుట్పుట్ రెసిస్టెన్స్ కారణంగా లోడింగ్ సమస్య ఉండదు మనము లక్షణాలను చూశాము అధిక ఇన్పుట్ ఇంపెడెన్స్ మరియు తక్కువ అవుట్పుట్ ఇంపెడెన్స్ ఆప్ యాంప్ యొక్క రెండు లక్షణాలు కాబట్టి ఈ లక్షణాల కారణంగా లోడింగ్ ప్రభావాన్ని తొలగించడానికి ఇది మాకు సహాయపడుతుంది మరియు లోడింగ్ ప్రభావాన్ని ప్రయోగాలు చేసినప్పుడు కూడా మీరు చూస్తారు మనము లోడింగ్ ప్రభావాన్ని ఎలా తొలగించవచ్చో చూస్తాము కాబట్టి ఆప్ యాంప్ ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రయోజనం ఏమిటంటే ప్రయోగాలు చేస్తున్నప్పుడు లోడింగ్ ప్రభావాన్ని నివారించవచ్చు కాబట్టి యాక్టివ్ ఫిల్టర్ల విషయంలో లోడింగ్ సమస్య ఉండదు పాసివ్ ఫిల్టర్ల పై మూడవ ప్రయోజనం ఏమిటంటే అనేక రకాలైన ఆప్ యాంప్ లు అందుబాటులో ఉన్నందున యాక్టివ్ ఫిల్టర్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావు మీరు 741 ఆప్ యాంప్ ను పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే అవి మీకు 10 రూపాయల నుండి 15 రూపాయల మధ్యలో లభిస్తాయి కాబట్టి మీరు పెద్దమొత్తంలో కొనుగోలు చేయవచ్చు మరియు ఇది నిజంగా చౌకగా ఉంటుంది కాబట్టి చురుకైన ఫిల్టర్లను ఎందుకు తయారు చేయకూడదు మనము అంత డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు మరియు ప్రయోజనాల విషయములో మనం ఎటువంటి లోడింగ్ ప్రభావాన్ని చూడలేము మరియు మేము గెయిన్ ని కూడా మార్చవచ్చు కాబట్టి పాసివ్ ఫిల్టర్లపై యాక్టివ్ ఫిల్టర్ల ప్రయోజనాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ యాక్టివ్ ఫిల్టర్నే ఎంచుకుంటాం ఇప్పుడు యాక్టివ్ ఫిల్టర్ల అనువర్తనాలు ఏమిటి యాక్టివ్ ఫిల్టర్లను ప్రధానంగా కమ్యూనికేషన్ మరియు ప్రాసెసింగ్ సర్క్యూట్లు మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ సర్క్యూట్లలో ఉపయోగిస్తారు కాబట్టి చాలా కమ్యూనికేషన్ ఆధారిత అనువర్తనాలు మేము ఫిల్టర్ల వాడకాన్ని మరియు ప్రత్యేకించి యాక్టివ్ ఫిల్టర్లను వాడతాము వినోదం మెడికల్ ఎలక్ట్రానిక్స్ వంటి విస్తృత శ్రేణి అనువర్తనాల్లో కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి మరొక ఉపన్యాసంలో భాగమైన ఫిల్టర్ను ఎలా రూపొందించగలం లేదా మెడికల్ ఎలక్ట్రానిక్స్లో ఫిల్టర్ ను ఎలా మనము ఉపయోగించవచ్చు కాని మనము అర్థం చేసుకోవాలి ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ ని ఫిల్టర్ గా ఎలా ఉపయోగించవచ్చో ఒకసారి తెలుసుకుంటే మనము దానిని ఎక్కడ ఎలా ఉపయోగించవచ్చు మరియు దాని అనువర్తనాలు ఏమిటి అని అర్ధము చేసుకోవచ్చు కాబట్టి ఫిల్టర్ల యొక్క ప్రధాన అనువర్తనం కమ్యూనికేషన్ సర్క్యూట్లలో ఉంది అంటే మీరు ఏదైనా కమ్యూనికేషన్ సర్క్యూట్ను చూసినప్పుడు దానిలో కొన్ని యాక్టివ్ ఫిల్టర్లు ఉన్నాయా లేదా అని చూడటానికి ప్రయత్నిస్తారు అదే విధంగా సిగ్నల్ ప్రాసెసింగ్ సాధనాలు ఎలక్ట్రానిక్స్లో అదే విధంగా మరియు వినోద ప్రయోజనం కోసం అదే విధంగా వినోదం గురించి చెప్పినప్పుడు వినోదం అంటే ఏమిటి మనము వీడియోగేమ్ ప్లే చేస్తున్నామని మరియు వీడియోగేమ్లో మనం డిజైన్ చేస్తున్న సర్క్యూట్లో కొన్ని ఫిల్టర్లు ఉన్నాయని అర్థం మరియు మనము కొన్ని ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాము నేను రెండు నిమిషాల ముందు లోడింగ్ ప్రభావం గురించి మాట్లాడుకున్నాము కాబట్టి పాసివ్ ఫిల్టర్ల బదులుగా యాక్టివ్ ఫిల్టర్ లను ఉపయోగించి లోడింగ్ ప్రభావాన్ని ఎలా తొలగించవచ్చో తెలుసుకున్నాము మీరు ప్రయోగాత్మక విభాగంలో కూడా చూస్తారు కాబట్టి ఇప్పుడు యాక్టివ్ ఫిల్టర్ యొక్క నాలుగు ప్రాథమిక వర్గాలు ఏమిటో చూద్దాం మొదటి వర్గం లో పాస్ ఫిల్టర్ రెండవది హై పాస్ ఫిల్టర్ మూడవది బ్యాండ్ పాస్ ఫిల్టర్ నాల్గవది బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఈ ఫిల్టర్లలో ప్రతి ఒక్కటీ RC RL లేదా RLC సర్క్యూట్లతో ఆప్ యాంప్ ని యాక్టివ్ మూలకంగా కలిపి ఉపయోగించడం ద్వారా నిర్మించవచ్చు రెండవది డిజిటల్ ఫిల్టర్లు డిజిటల్ కంప్యూటర్ లేదా ప్రత్యేక ప్రయోజన డిజిటల్ హార్డ్వేర్ ఉపయోగించి అమలు చేయబడతాయి ఇప్పుడు ఇది అనలాగ్ లేదా డిజిటల్ అనే దాని ఆధారంగా రెండు రకాల ఫిల్టర్ లు ఉన్నాయి కాబట్టి ఇది అనలాగ్ ఫిల్టర్లు కావచ్చు లేదా అది డిజిటల్ ఫిల్టర్లు కావచ్చు ఇప్పుడు కేటగిరీ ఆధారంగా నాలుగు రకాల ఫిల్టర్లు లో పాస్ హై పాస్ బ్యాండ్ పాస్ బ్యాండ్ రిజెక్ట్ ఉన్నాయి కానీ మీరు డిజిటల్ ఫిల్టర్ను ఏర్పాటు చేయాలనుకుంటే దానిని డిజిటల్ కంప్యూటర్ను ఉపయోగించి అమలు చేయవచ్చు లేదా ప్రత్యేక ప్రయోజనం కలిగిన డిజిటల్ హార్డ్వేర్ ఉపయోగించి కూడా అమలు చేయవచ్చు అనలాగ్ ఫిల్టర్లను పాసివ్ లేదా యాక్టివ్ గా వర్గీకరించవచ్చు మరియు సాధారణంగా R L మరియు C మరియు ఆపరేషన్ యాంప్లిఫయర్ల తో తయారు చేయబడతాయి కాబట్టి డిజిటల్ మరియు అనలాగ్ ఫిల్టర్ల యొక్క ప్రధాన రెండు వర్గాలు మరియు మనకు పాసివ్ మరియు యాక్టివ్ ఉన్నాయి మనము లో పాస్ ఫిల్టర్లు హై పాస్ ఫిల్టర్లు బ్యాండ్ పాస్ ఫిల్టర్లు మరియు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్లు కూడా ఉన్నాయి కాబట్టి లో పాస్ ఫిల్టర్ యొక్క ప్రాథమిక ప్రతిస్పందనను చూద్దాం కాబట్టి లో పాస్ ఫిల్టర్ అంటే ఏమిటి ఇది తక్కువ విలువ గల ఫ్రీక్వెన్సీలను పాస్ చేస్తుంది అని అర్థం కాబట్టి మీకు 0 నుండి 1 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటే మరియు నేను 0 నుండి 200 హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీని మాత్రమే పాస్ చేయాలనుకుంటున్నాను మరియు 200 హెర్ట్జ్ కంటే ఎక్కువ విలువ కలిగిన ఏదైనా ఫ్రీక్వెన్సీని పాస్ చేయకూడదు అప్పుడు నేను లో పాస్ ఫిల్టర్ను రూపొందించగలను ఇది తక్కువ విలువ ఫ్రీక్వెన్సీ గల లను పాస్ చేయటానికి అనుమతిస్తుంది మరియు మరియు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ పైన ఉన్న అధిక ఫ్రీక్వెన్సీలను నిరోధిస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ ని క్రిటికల్ ఫ్రీక్వెన్సీ fc అని అంటారు లో పాస్ ఫిల్టర్ మూలం మరియు లోడ్ మధ్య చేయడానికి తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన సంకేతాలను సులభంగా పంపించడానికి అనుమతిస్తుంది ఇక్కడ ఒక మూలము ఒక రెసిస్టెన్స్ R ఒక కెపాసిటర్ C ఉంది ఇప్పుడు ఒక పాస్ ఫిల్టర్ తక్కువ ఫ్రీక్వెన్సీ సంకేతాలను సులభంగా అనుమతిస్తుంది కానీ అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలను అనుమతించదు కాబట్టి లో పాస్ ఫిల్టర్ యొక్క ఐడియల్ ప్రతిస్పందనను మీరు చూస్తే ఇది ఇలా కనిపిస్తుంది మీకు y యాక్సిస్ మీద గెయిన్ ఉంది మీకు x యాక్సిస్ లో ఫ్రీక్వెన్సీ ఉంది ఆపై మీరు ఫిల్టర్ను రూపకల్పన చేయాలి ఇది fc ఫ్రీక్వెన్సీ లేదా fh ఫ్రీక్వెన్సీ కన్నాపైన వున్న ఫ్రీక్వెన్సీ లని పాస్ చేయడానికి అనుమతించదు ఈ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ లను మాత్రమే పాస్ చేయడానికి అనుమతించబడతాయి కాబట్టి మీరు పదునైన కట్ చూడవచ్చు మరియు ఇది గోడలా కనిపిస్తుంది పదునైన మార్పును చూడవచ్చు ఎందుకంటే ప్రత్యేకమైన బ్యాండ్లోని ఈ ఫ్రీక్వెన్సీని మాత్రమే అనుమతించాలనుకుంటున్నాము మరియు ఈ బ్యాండ్ పైన ఏదైనా ఫ్రీక్వెన్సీ పాస్ చేయడానికి అనుమతించకూడదు కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీని పాస్ చేయడానికి అనుమతించబడుతుంది మరియు అందుకే దీనిని బ్యాండ్ పాస్ అంటారు ఈ ఫ్రీక్వెన్సీని పాస్ చేయడానికి అనుమతించకపోతే లేదా బ్యాండ్ ఫ్రీక్వెన్సీని తిరస్కరించినట్లయితే దానిని స్టాప్ బ్యాండ్ అంటారు మీరు ఫ్రీక్వెన్సీని పాస్ చేయవచ్చు మీరు ఫ్రీక్వెన్సీని ఆపవచ్చు ఇది లో పాస్ పాసివ్ ఫిల్టర్ యొక్క ఐడియల్ ప్రతిస్పందన లేదా లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ మీరు వాస్తవ ప్రతిస్పందనను చూసినప్పుడు మీరు ఏమి చూస్తారు మీరు చాలా విషయాలు చూస్తారు మొదటిది ఇక్కడ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉందని మీరు చూస్తారు ఇది ఐడియల్ ప్లాట్లో వాస్తవానికి ఇలా ఉండాలి వాస్తవానికి మీరు ప్రయోగం చేసినప్పుడు వాస్తవ స్పందన మీ ఐడియల్ ప్రతిస్పందన కంటే భిన్నంగా ఉంటుంది మరియు ఇక్కడ మీరు చూసేది నెమ్మదిగా వెళుతుంది మరియు ఇది ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ వద్ద ఆగిపోతుంది కానీ అనుమతించబడిన ఫ్రీక్వెన్సీ లు మైనస్ 3 డిబి మాత్రమే అని మనము పరిశీలిస్తాము లేదా మొత్తం వోల్టేజ్లో 70 శాతం ఇది మనము చూసిన పాస్ బ్యాండ్ మరియు ఇది బ్యాండ్ విడ్త్ మరియు ఇది ఫ్రీక్వెన్సీ ఇది y యాక్సిస్ లో గెయిన్ మరియు x యాక్సిస్ లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇప్పుడు ఈ వాలు ని రోల్ ఆఫ్ రేట్ అంటారు అవునా కాబట్టి ఇది సింగిల్ పోల్ RC ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన మరియు ఇది ట్రాన్సిషన్ రీజియన్ మరియు దీని యొక్క రోల్ ఆఫ్ రేటు మైనస్ 20 dB పర్ డేకేడ్ మరియు ఇది మీ స్టాప్ బ్యాండ్ ప్రాంతం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పుడు మీరు రెండు మూడు పదాలను చూశారు మొదటి పదం ట్రాన్సిషన్ రీజియన్ ట్రాన్సిషన్ రీజియన్ పాస్ బ్యాండ్ నుండి స్టాప్ బ్యాండ్ మధ్య గల ట్రాన్సిషన్ రీజియన్ రెండవది సింగిల్ పోల్ RC ఫిల్టర్ యొక్క ప్రతిస్పందన సింగిల్ పోల్ RC ఫిల్టర్ అంటే ఏమిటి ఒకే ఒక R ఉంది ఒకే ఒక C ఉంది నేను రెసిస్టర్లను పెంచుతూ మరియు కెపాసిటర్లను పెంచుతూ ఉంటే రెండు పోల్ RC సర్క్యూట్ మూడు పోల్ RC ఫిల్టర్ మరియు మొదలైనవి ఉంటాయి అవునా కాబట్టి సింగిల్ పోల్ RC ఫిల్టర్ యొక్క రోల్ ఆఫ్ రేట్ మైనస్ 20 డిబి పర్ డేకేడ్ రెండు పోల్ RC ఫిల్టర్ యొక్క రోల్ ఆఫ్ రేట్ మైనస్ 40 డిబి పర్ డేకేడ్ గా ఉంటుంది రెండు పోల్ RC సర్క్యూట్ సరిగ్గా చూసినప్పుడు మీరు ఏమి చూస్తారు మరియు ఇది మీ స్టాప్ బ్యాండ్ ప్రాంతం ఇక్కడ మీ ఫ్రీక్వెన్సీ ఆగిపోతుంది కాబట్టి లో పాస్ ఫిల్టర్ 0 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ నుండి కట్ అఫ్ ఫ్రీక్వెన్సీ వరకు గల అన్ని ఫ్రీక్వెన్సీలను పాస్ చేస్తుంది క్రిటికల్ ఫ్రీక్వెన్సీ fc చేత సూచించబడుతుంది మరియు క్రిటికల్ ఫ్రీక్వెన్సీ పై గల మిగతా అన్ని ఫ్రీక్వెన్సీ లు అన్నీ అటెన్యుయేట్ చేయబడతాయి క్రిటికల్ ఫ్రీక్వెన్సీ పై గల మిగతా ఫ్రీక్వెన్సీ లు ఏవైనా అనుమతించబడవు అటెన్యుయేట్ అంటే పాస్ చేయడానికి అనుమతించదు అని కాబట్టి ఇది మీ లో పాస్ ఫిల్టర్ ప్రతిస్పందన కాబట్టి ఫిల్టర్ యొక్క పాస్ బ్యాండ్ పాస్ బ్యాండ్ అంటే ఏమిటి కాబట్టి ఫిల్టర్ యొక్క పాస్ బ్యాండ్ అనేది కనీస అటెన్యుయేషన్ నష్టంతో ఫిల్టర్ అనుమతించే ఫ్రీక్వెన్సీ ల రేంజ్ మరియు సాధారణముగా పాస్ బ్యాండ్ ప్రతిస్పందన నుండి 3dB కన్నా తక్కువగా నిర్వచించబడుతుంది ట్రాన్సిషన్ రీజియన్ ట్రాన్సిషన్ రీజియన్ అంటే ఏమిటి ట్రాన్సిషన్ రీజియన్ ఫాల్ ఆఫ్ సంభవించే ప్రాంతాన్ని చూపుతుంది మీరు ఇక్కడ నుండి చూస్తారు ఇక్కడ ఫాల్ ఆఫ్ జరుగుతోంది కాబట్టి ఇది ట్రాన్సిషన్ రీజియన్ స్టాప్ బ్యాండ్ అనేది చాలా అటెన్యుయేషన్ కలిగి ఉన్న ఫ్రీక్వెన్సీ శ్రేణి మీరు ఇక్కడ చూస్తారు గరిష్ట అటెన్యుయేషన్ ఇక్కడ సంభవిస్తుంది ఇది స్టాప్ బ్యాండ్ చివరకు మనకు క్రిటికల్ ఫ్రీక్వెన్సీ ఉంది ఈ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ ని కూడా fc తో సూచిస్తాము దీనిని కటాఫ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు మీరు ఒక ఈ ఫ్రీక్వెన్సీ ని చూడండి ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన ఈ ఫ్రీక్వెన్సీ పైన పాస్ చేయడానికి అనుమతించదు మరియు వాస్తవ ప్రతిస్పందనలో నెమ్మదిగా అది ఆ ఫ్రీక్వెన్సీ లు ఉన్న ప్రాంతానికి వెళుతున్నట్లు మీరు చూస్తారు ఎందుకంటే కనీస మొత్తం కనీస సంఖ్యలో వెళ్ళడానికి అనుమతించబడతాయి కాబట్టి క్రిటికల్ ఫ్రీక్వెన్సీ పాస్ బ్యాండ్ యొక్క ముగింపును నిర్వచిస్తుంది మరియు ఏదైనా పేర్కొనబడిన బిందువు వద్ద పాస్ బ్యాండ్ ప్రతిస్పందన 3 డిబి లేదా పాస్ బ్యాండ్ ప్రతిస్పందనలో 70 7 శాతానికి సమానమని సాధారణంగా పేర్కొనబడుతుంది అవునా పాస్ బ్యాండ్ ప్రతిస్పందన విలువలో లో 70 7 శాతం ఇది సరిగ్గా ఇక్కడకు పడిపోయినప్పుడు మరియు క్రిటికల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడే పాస్ బ్యాండ్ యొక్క ముగింపు తప్ప మరొకటి కాదు లేదా పాస్ బ్యాండ్ ప్రతిస్పందనలో మనం మైనస్ 3 డిబి అని చెప్పవచ్చు కాబట్టి ఇవి ఫిల్టర్లోని ప్రాంతాలు ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ను డిజైన్ చేయాలనుకుంటే ఇది చాలా సులభం నేను ఒక రెసిస్టర్ని ఉపయోగిస్తాను నేను ఒక కెపాసిటర్ని ఉపయోగిస్తాను నేను వోల్టేజ్ను వర్తింపజేస్తాను నేను చూస్తున్నది ఏమిటంటేసూత్రం మీకు తెలుసు కెపాసిటర్ కి అవునా కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ఏమి జరుగుతుంది కెపాసిటర్ కండక్ట్ అవదు కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ఏమి జరుగుతుంది Xc విలువ చాలా ఎక్కువ అవునా అది చాలా ఎక్కువ X 1 2ΠfC చాలా ఎక్కువ ఎందుకంటే ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం తక్కువ ఫ్రీక్వెన్సీలను పాస్ చేస్తున్నాము కాబట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ దగ్గర Xc ఎక్కువగా ఉంటుంది Xc చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పరిగణించబడుతుంది కాబట్టి దీని అర్థం అది కండక్ట్ చేయటం లేదని అవునా ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి దయచేసి మీరు తెరపై చూడంది కెపాసిటర్ కండక్ట్ చేయనప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పటికీ మీరు అవుట్పుట్ వద్ద చూస్తారు DC ఫ్రీక్వెన్సీ సున్నా Xc అనంతం అవుతుందా DC అంటే ఏమిటి ఫ్రీక్వెన్సీ f సున్నా కి సమానం dc సిగ్నల్ 0 కి సమానమైన ఫ్రీక్వెన్సీని కలిగి ఉంది కాబట్టి Xc అనంతం అవుతుంది తప్ప మరొకటి కాదు ఈ పరిస్థితిలో Vo విలువ Vin కి సమానం లేదా Av యూనిటీకి సమానం మీరు ఈ ప్రత్యేక స్థితిలో 0 ఫ్రీక్వెన్సీ నుండి కొన్ని నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల వరకు మా fc వరకు లో పాస్ చూడవచ్చు ఇది ఆ ఫ్రీక్వెన్సీలను పాస్ చేస్తుంది మరియు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ల వద్ద ఏమి జరుగుతుంది చాలా అధికఫ్రీక్వెన్సీ ల వద్ద Xc చాలా తక్కువ మరియు Vin తో పోలిస్తే Vo చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ పెరిగినందున Xc తగ్గిపోతుంది లేదా క్రమంగా తగ్గిపోతుంది అంటే నేను ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఉంటే నా Xc తగ్గుతూనే ఉంటుంది ఇది ఇప్పుడు షార్ట్ అవుతుంది అని దీని అర్థం ప్రస్తుతం ఇది కండక్ట్ చేయటం లేదు ఈ సందర్భంలో తక్కువ ఫ్రీక్వెన్సీ ల వద్ద ఇది కండక్ట్ చేయటం లేదు ఇప్పుడు అది పూర్తిగా షార్ట్ అయి ఉంది మరియు ఇది షార్ట్ అయ్యే ఉంటుంది ఎందుకంటే అధిక ఫ్రీక్వెన్సీ దగ్గర Xc తక్కువగా ఉంటుంది అంటే మీరు చూసే అవుట్పుట్ నెమ్మదిగా క్షీణిస్తుంది మరియు చివరకు ఈ నిర్దిష్ట సర్క్యూట్ గుండా వెళ్ళే ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి మీరు కెపాసిటర్ పాత్రను అర్థం చేసుకోవాలి మీరు కెపాసిటర్ పాత్రను అర్థం చేసుకుంటే ఫిల్టర్ సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది ఐడియల్ లో పాస్ ఫిల్టర్ యొక్క బ్యాండ్ విడ్త్ fc కి సమానం కాబట్టి లో పాస్ ఫిల్టర్ యొక్క క్రిటికల్ ఫ్రీక్వెన్సీ Xc R అయినప్పుడు సంభవిస్తుంది మరియు fc 1 2 Π RC సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు అంటే నేను ఫిల్టర్ ను రూపకల్పన చేయాలి అంటే నాకు ఏమి కావాలి ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్ ఆపై నాకు అవుట్పుట్ వోల్టేజ్ Vo ఉంటుంది అంటే C R మరియు సిగ్నల్ కాబట్టి R విలువను బట్టి C విలువను బట్టి నేను క్రిటికల్ ఫ్రీక్వెన్సీ ఎంచుకోగలను అటెన్యుయేషన్ ప్రారంభమయ్యే ఫ్రీక్వెన్సీ యే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ అవుతుంది మనము సరిగ్గానే చూశాము ఈ మైనస్ 3 డిబిని మనము ఇలా పరిగణించాము సరేనా కాబట్టి లో పాస్ ఫిల్టర్ యొక్క X విలువ R కు సమానమైనప్పుడు RC ఫిల్టర్ యొక్క క్రిటికల్ ఫ్రీక్వెన్సీ సంభవిస్తుంది మరియు fc విలువ ని fc 1 2 Π RC సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ వరకు మనము లో పాస్ ఫిల్టర్ ను చూస్తున్నాము కానీ అవి పాసివ్ ఫిల్టర్లు ఈ సర్క్యూట్లో మనము రెసిస్టర్ మరియు కెపాసిటర్ లను చూస్తున్నాము అవునా ఇప్పుడు మనము లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ను చూస్తున్నాము మీరు లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ కలిగి ఉన్నప్పుడు మీరు యాంప్లిఫయర్ ను కలిగి ఉండాలి మరియు యాంప్లిఫయర్ అంటే ఏమిటి యాంప్లిఫయర్ యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ తప్ప మరొకటి కాదు మనము ఆప్ యాంప్ చూశాము అవునా ఆప్ యాంప్ సర్క్యూట్ను బఫర్గా ఉపయోగించటం మనము చూశాము యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ లేదా వోల్టేజ్ ఫాలోవర్ మనము చూసిన ఈ మూడు విషయాలు ఈ మూడు విషయాలు ఒకే సర్క్యూట్ లో చూపబడ్డాయి ఇది ఇక్కడ సరిగ్గా చూపబడింది బఫర్ యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ లేదా వోల్టేజ్ ఫాలోవర్ కాబట్టి ఇప్పుడు నేను యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ ను RC ఫిల్టర్ కనెక్ట్ చేస్తే అది నా యాక్టివ్ ఫిల్టర్ అవుతుంది మొదటి ఆర్డర్ లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ RC ఫిల్టర్ దశను కలిగి ఉంటుంది ఇది ఆపరేషన్ యాంప్లిఫయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కి ఇన్పుట్ సిగ్నల్ ని అందచేస్తుంది ఈ సిగ్నల్ ఆపరేషన్ యాంప్లిఫయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కి వర్తించబడుతుంది కాబట్టి ఇది RC ఫిల్టర్ Vo అనేది అవుట్పుట్ టెర్మినల్ కి గ్రౌండ్ కి మధ్య అవుట్పుట్ గ్రౌండ్ ఉన్నదని ప్రస్తావించకపోతే గ్రౌండ్ ఉందని అనుకోండి ఆ పై గ్రౌండ్ కి మధ్య ఉత్పత్తి అయ్యే ఈ వోల్టేజ్ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు ఇవ్వబడుతుంది మొదటి ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ మరియు రెండు యాక్టివ్ ఫిల్టర్ RC ఫిల్టర్ దశను కలిగి ఉంటాయి ఇది ఆపరేషన్ యాంప్లిఫయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి తక్కువ ఫ్రీక్వెన్సీ భాగాన్ని అందిస్తుంది యాంప్లిఫైయర్ వోల్టేజ్ ఫాలోవర్ గా లేదా బఫర్ లేదా యూనిటీ యాంప్లిఫయర్గా కాన్ఫిగర్ చేయబడింది ఇది DC గెయిన్ 1 ఇస్తుంది AV 1 కాబట్టి కేవలం RC ఫిల్టర్లో గెయిన్ యూనిటీ కంటే తక్కువ DC గెయిన్ ఉంటుంది కానీ మీరు యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ను ఉపయోగించినప్పుడు దాని DC గెయిన్ యూనిటీ ఉంటుంది ఈ కాన్ఫిగరేషన్ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఆప్ యాంప్ యొక్క అధిక ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫిల్టర్ యొక్క అధిక లోడింగ్ ని నిరోధిస్తుంది అయితే దాని తక్కువ అవుట్పుట్ ఇంపిడెన్స్ లోడ్ ఇంపిడేన్స్ లో మార్పులను బట్టి ఫిల్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్రభావితం కాకుండా నిరోధిస్తుంది మొదటి ప్రయోజనం అధిక ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇది అధిక లోడింగ్ ని నిరోధిస్తుంది మరియు రెండవది తక్కువ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఇది లోడ్ ఇంపిడేన్స్ లో మార్పులను బట్టి ఫిల్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ని ప్రభావితం చేయకుండా నిరోధిస్తుంది నేను దీన్ని కనెక్ట్ చేసి లోడ్ను మార్చినట్లయితే అది ప్రభావితం కాదు ఎందుకంటే ఈ ప్రత్యేకమైన యాంప్లిఫయర్ తక్కువ అవుట్పుట్ ఇంపెడెన్స్ కలిగి ఉంది మీరు లోడ్ రెసిస్టర్ను మార్చినట్లయితే అది ఫిల్టర్ ప్రతిస్పందనను ప్రభావితం చేయదు ఈ కాన్ఫిగరేషన్ ఫిల్టర్కు మంచి స్థిరత్వాన్ని అందిస్తుంది దీనికి పెద్ద లోపం ఉంది కాబట్టి లోపం ఏమిటంటే దీనికి వోల్టేజ్ గెయిన్ లేదు మీరు ఏ వోల్టేజ్ అనువర్తింప చేసినా అది మీ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ అవుతుంది కాబట్టి ఫిల్టర్ యొక్క అవుట్పుట్ vf అని అనుకుంటే అప్పుడు Vout vf కి సమానంగా ఉంటుంది ఎందుకంటే వోల్టేజ్ గెయిన్ యూనిటీ కాబట్టి ఎందుకంటే ఇది యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ వాస్తవానికి ఆపరేషన్ యాంప్లిఫయర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ లో గెయిన్ లేదు వోల్టేజ్ గెయిన్ యూనిటీ అయినప్పటికీ పవర్ గెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది వోల్టేజ్ను అనుసరిస్తున్నప్పటికీ ఇది కరెంట్ ను కూడా పెంచుతుంది కాబట్టి పవర్ చాలా ఎక్కువ అనగా దాని అవుట్పుట్ ఇంపిడెన్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్ కంటే చాలా తక్కువ వోల్టేజ్ గెయిన్ 1 కంటే ఎక్కువ అవసరమైతే మీరు ఈ క్రింది సర్క్యూట్ను ఉపయోగించవచ్చు మనకు ఈ సర్క్యూట్లో యాంప్లిఫికేషన్తో కూడిన యాక్టివ్ లో పాస్ ఫిల్టర్ ఉంది ఇక్కడ నేను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ని కనెక్ట్ చేసాను కాబట్టి సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన RC ఫిల్టర్ మాదిరి గానే ఉంటుంది పాస్ బ్యాండ్ గెయిన్ AF ద్వారా అవుట్పుట్ యొక్క వ్యాప్తి పెరుగుతుంది కాబట్టి మన DC గెయిన్ 1 R2 R1 గా ఉంటుంది R2 యొక్క విలువను మార్చడం ద్వారా మరియు R1 విలువను మార్చడం ద్వారా నేను ఈ ప్రత్యేకమైన ఫిల్టర్ సర్క్యూట్ యొక్క గెయిన్ ను నిర్ణయించగలను అందువలన ఇది యాంప్లిఫికేషన్తో కూడిన యాక్టివ్ లో పాస్ ఫిల్టర్ అవుతుంది

ఈ కోర్సు ముగింపులో మీరు ఆపరేషనల్ యాంప్లిఫయర్ మోస్ఫెట్ మొదలైనవి ఉపయోగించి ఫిల్టర్ సర్క్యూట్లను అనలాగ్ సర్క్యూట్లను డిజైన్ చేయగలరు కాబట్టి మనం తిరిగి వెళ్దాం ఇక్కడ AF అనేది ఫిల్టర్ యొక్క పాస్ బ్యాండ్ గెయిన్ f అనేది ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ fc అనేది కటాఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి లో పాస్ ఫిల్టర్ యొక్క ఆపరేషన్ ధృవీకరించబడుతుంది కాబట్టి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ల వద్ద f కంటే fc తక్కువనా అవుట్పుట్ Vout Vin AF కి సమానం అవుతుంది అవునా నా f విలువ fc కంటే తక్కువగా ఉంటే ఈ ప్రత్యేక సందర్భంలో అప్పుడు నా Vout విలువ AF తప్ప మరొకటి కాదు f విలువ fc కి సమానం అయితే నా AV విలువ Vout బై Vin అవుతుంది అది AF బై రూట్ 2 లేదా 0 7 AF గా ఉంటుంది ఎక్కువ ఫ్రీక్వెన్సీ దగ్గర దీని విలువ AF కంటే తక్కువగా ఉంటుంది యాక్టివ్ లో పాస్ ఫిల్టర్ 0 నుండి fc ఫ్రీక్వెన్సీ వరకు స్థిరమైన గెయిన్ AF ని కలిగి ఉంటుంది fc వద్ద గెయిన్ విలువ 0 707AF గా ఉంటుంది మరియు fc తరువాత ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ స్థిరమైన రేటుతో గెయిన్ తగ్గుతుంది ఆ తరుగుదల ఈ గ్రాఫ్ చూపించే మాదిరిగానే ఉంటుంది ఇది గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ ఫ్రీక్వెన్సీ fc హెర్ట్జ్లో ఇవ్వబడింది గెయిన్ డెసిబెల్స్ లో ఇవ్వబడుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీని పది రెట్లు పెంచినప్పుడు అంటే వోల్టేజ్ గెయిన్ 10 ద్వారా విభజించబడింది అప్పుడు fc స్థిరంగా తగ్గుతుంది మరియు గెయిన్ తగ్గడం ఏమిటి ఫ్రీక్వెన్సీ 10 రెట్లు పెరిగిన ప్రతిసారీ గెయిన్ తగ్గుతుంది గెయిన్ 20 డెసిబెల్స్ తగ్గిన ప్రతిసారీ ఫ్రీక్వెన్సీ 10 రెట్లు పెరుగుతుంది ఫిల్టర్ సర్క్యూట్లతో వ్యవహరించేటప్పుడు సర్క్యూట్ యొక్క పాస్ బ్యాండ్ యొక్క గెయిన్ పరిమాణం సాధారణంగా డెసిబెల్లలో వ్యక్తమవుతుంది లేదా ఫంక్షన్ ఆఫ్ వోల్టేజ్ గెయిన్ మరియు ఇది ఈ ప్రత్యేక సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది దానిని మీరు ఇక్కడ చూడవచ్చు వోల్టేజ్ యొక్క మాగ్నిట్యూడ్ A విలువ 20 log Vout Vin లేదా వోల్టేజ్ ఇన్ డెసిబెల్స్ యొక్క 3dB మాగ్నిట్యూడ్ అవుతుంది కాబట్టి 3 dB విలువ 20log0 707 Vout Vin కు సమానం కాబట్టి లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ విషయంలో వోల్టేజ్ గెయిన్ యొక్క మాగ్నిట్యూడ్ కోసం మీరు ఈ విధంగా సూత్రాన్ని పొందవచ్చు ఇప్పుడు రెండవ ఆర్డర్ లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ని చూద్దాం కాబట్టి ఇప్పుడు నేను మరో కెపాసిటర్ మరియు మరొక రెసిస్టర్ను ఎంచుకుంటే అది రెండవ ఆర్డర్ అవుతుంది రెండు R ఉన్నాయి మరియు రెండు C ఉన్నాయి లాభం అలాగే ఉంటుంది సింగిల్ ఆర్డర్ కోసం ఇంతకు ముందు ఫ్రీక్వెన్సీ ఫార్ములా నేను దీనిని ఉపయోగిస్తే నా ఫ్రీక్వెన్సీ ఫార్ములా కాబట్టి ఈ సందర్భంలో కాబట్టి నాకు R3 R4 ఉంటే మరియు C1 C2 అప్పుడు నా లేదా నేను చెప్పేది ఏమిటంటే మీరు ఈ సర్క్యూట్ చూస్తే మరియు మీరు ఫార్ములా చూస్తే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ యొక్క సూత్రం ఇది ఈ ప్రత్యేక సర్క్యూట్ కాని ఇది ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ కాని ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ యొక్క గెయిన్ ఫ్రీక్వెన్సీ సూత్రం ఇప్పుడు నేనుR3 R4 ఈ ప్రత్యేక సందర్భంలో మరియు C1 C2 కలిగి ఉంటే నా అంటే ఇది నా మొదటి ఆర్డర్ లో పాస్ యాక్టివ్ ఫిల్టర్తో సమానంగా ఉంటుంది క్రిటికల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా మొదటి ఆర్డర్ లో పాస్ యాక్టివ్ ఫిల్టర్తో సమానంగా ఉంటుంది మొదటి ఆర్డర్ లో పాస్ యొక్క పాసివ్ ఫిల్టర్ మాదిరిగా అదనపు RC నెట్వర్క్ను ఉపయోగించడం ద్వారా ఆర్డర్ యాక్టివ్ ఫిల్టర్ ను రెండవ ఆర్డర్ లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ గా మార్చవచ్చు రెండవ ఆర్డర్ లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన మొదటి ఆర్డర్ ఫిల్టర్ మాదిరిగానే ఉంటుంది స్టాప్ బ్యాండ్ రోల్ ఆఫ్ రేటు మొదటి ఆర్డర్ ఫిల్టర్ కంటే రెండు రెట్లు ఉంటుంది అంటే మీరు మొదటి ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ను చూస్తే రోల్ ఆఫ్ రేటు 20 డిబి పర్ డేకేడ్ గా మీరు చూస్తారు రెండవ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ విషయంలో నా రోల్ ఆఫ్ రేటు 40 డిబి పర్ డేకేడ్ గా ఉంటుంది అదే వ్రాయబడింది రోల్ ఆఫ్ రేటు పెరుగుతుంది నేను రోల్ ఆఫ్ రేటును పెంచుతూ ఉంటే ఈ ప్రతిస్పందన దీనికి సమానంగా ఉంటుంది ఇప్పటికీ నా రోల్ ఆఫ్ రేటు పెరుగుతోంది ప్రతిస్పందన ఇది అవుతుంది ఇది నా ఐడియల్ ప్రతిస్పందన ఇది ఇలా ఉండాలి అవునా కాబట్టి రోల్ ఆఫ్ రేటును పెంచడం అంటే నా వాస్తవ ప్రతిస్పందన నా ఐడియల్ ప్రతిస్పందనకు దగ్గరవుతోంది మీరు గ్రాఫ్ను ప్లాట్ చేసినప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి Y యాక్సిస్ మీద గెయిన్ డెసిబెల్స్లో ఉంటుంది X యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఇది మీ క్రిటికల్ ఫ్రీక్వెన్సీ fc ఇది మీ ఫ్రీక్వెన్సీ f ఎల్లప్పుడూ హెర్ట్జ్లో ఉంటుంది కాబట్టి మీరు హెర్ట్జ్ అని రాయాలి ఎల్లప్పుడూ మీరు గెయిన్ యూనిట్ వ్రాయాలి మీరు ఎల్లప్పుడూ గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు యూనిట్లు చాలా ముఖ్యమైనవి తరువాతి స్లైడ్కు వెళ్దాం అంటే సెకండ్ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫస్ట్ ఆర్డర్ ఫిల్టర్ తో సమానంగా ఉంటుంది కానీ స్టాప్ బ్యాండ్ రోల్ ఆఫ్ రేటు ఫస్ట్ ఆర్డర్ ఫిల్టర్ కంటే రెండు రెట్లు ఉంటుంది అంటే 40 డిబి పర్ డేకేడ్ అందువల్లరెండవ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్లు ఒకే విధంగా ఉండటానికి నమూనాలు అవసరం కాబట్టి ఇది సర్క్యూట్ మరియు ఇది ఫార్ములా ఇప్పుడు నేను దీనిని ఉపయోగిస్తే నాకు క్యాస్కేడ్ వోల్టేజ్ గెయిన్ ఉంటుంది ఫిల్టర్ సర్క్యూట్లను క్యాస్కేడ్ చేసి హై ఆర్డర్ ఫిల్టర్లగా మార్చవచ్చు ఫిల్టర్ యొక్క మొత్తం గెయిన్ ప్రతి దశ యొక్క గెయిన్ ల ప్రోడక్ట్ కి సమానం ఉదాహరణకు మొదటి దశ యొక్క గెయిన్ 10 అనుకుందాం మరియు రెండవ దశ యొక్క గెయిన్ 32 కావచ్చు మూడవ దశ యొక్క గెయిన్ 100 కానీ ఉదాహరణకి నేను నా ఫిల్టర్లను క్యాస్కేడ్ చేస్తే మరియు నా మొదటి దశ గెయిన్ 10 రెండవ దశ గెయిన్ 32 మూడవ దశ గెయిన్ 100 ఇవి మూడు దశల యొక్క గెయిన్ లు సరేనా అయితే అప్పుడు మొత్తం గెయిన్ 32000 అవుతుంది ఎందుకంటే 10 X 32 X 100 కాబట్టి Av 110 X 32 X 100 32000 కి సమానం కాబట్టి AV ని డెసిబెల్స్ లో చెప్పినప్పుడు 20 log 32000 దీని విలువ 90 డిబి అవుతుంది అవునా కాబట్టి నేను 90 డిబి అని చెపుతున్నాను అంటే అది 90 మాత్రమే 20 30 మరియు 40 మాత్రము కాదు క్యాస్కేడింగ్ వోల్టేజ్ గెయిన్ 90 డిబి ని చూస్తే 20 డిబి ప్లస్ 30 డిబి ప్లస్ 40 డిబి గాఉంటుంది క్యాస్కేడింగ్ ఫిల్టర్ల లో వోల్టేజ్ గెయిన్ చాలా తేలికైన విషయం ఇప్పుడు 1 RC నుండి 2 RC నుండి 3 RC వరకు ఇలా సరైన సంఖ్యలో ఫిల్టర్ పోల్స్ ని క్యాస్కేడ్ ద్వారా ఇప్పుడు ఉన్న ఫిల్టర్ల సంఖ్య ను పెంచవచ్చు ఇక్కడ మీరు 3 R మరియు C లను చూడవచ్చు 1 RC 2 RC మరియు 3 RC అవునా దాని అర్ధం ఇది మూడు పోల్ లేదా మూడవ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ అని మూడు పోల్ ఫిల్టర్ ని సులభంగా పొందటానికి టూ పోల్ ఫిల్టర్ 1 పోల్ ఫిల్టర్ ని క్యాస్కేడ్ చేస్తే సరిపోతుంది సరేనా ఇప్పుడు లో పాస్ ఫిల్టర్ యొక్క ఉదాహరణను చూద్దాం కాబట్టి ఇక్కడ సర్క్యూట్ ఇవ్వబడింది కాబట్టి ప్రశ్న ఏమిటంటే 2 కిలోహెర్ట్జ్ యొక్క అధిక కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కోసం లో పాస్ ఫిల్టర్ను రూపొందించటం కాబట్టి 2 కిలోహెర్ట్జ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కోసం మనము ఫిల్టర్ను డిజైన్ చేయాలి fc ఇవ్వబడింది అది 2 కిలోహెర్ట్జ్ మరియు పాస్ బ్యాండ్ గెయిన్ అవునా పాస్ బ్యాండ్ గెయిన్ 2 గా ఇవ్వబడింది ఇన్పుట్ ఎక్కడ ఉంది ఇన్పుట్ ఇక్కడ ఉంది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్లో కాబట్టి ఇది నాన్ ఇన్వర్టింగ్ కాని యాంప్లిఫయర్ కనిపిస్తుంది కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ dc గెయిన్ 1 ప్లస్ ఫీడ్బ్యాక్ Rf మరియు Ri1 ప్లస్ Rf బై Ri అని మనకు తెలుసు కాబట్టి fc ఇవ్వబడింది R కూడా ఇవ్వబడింది R విలువ 1 కిలో ఓం C విలువ కనుక్కోవాలి లో పాస్ ఫిల్టర్ యొక్క క్రిటికల్ ఫ్రీక్వెన్సీ కి సూత్రం ఏమిటి మనకు బహు చక్కగా తెలుసు అప్పుడు C విలువ కాబట్టి మీరు ఈ సమస్యని పరిష్కరించడానికి మీకు R యొక్క విలువ తెలుసు R మరియు fc విలువలని ప్రతిక్షేపిస్తే మీరు C విలువని కనుగొనవచ్చు అప్పుడు మీకు C విలువ తెలుస్తుంది అప్పుడు మీరు C విలువ 79 57 నానోఫరాడ్ గా పొందుతారు అవునా అవసరమైన పాస్ బ్యాండ్ గెయిన్ 2 కాబట్టి మనకు ఫార్ములా సరైనది ఇప్పుడు అదే జరిగితే అంటే నా Rf Ri Ri విలువ 1 2 1 అవునా ఇప్పుడు నా Rf ఏమిటి మనం దానిని సరిగ్గా డిజైన్ చేయవలసి ఉంటుందని నాకు తెలియదు ఎందుకంటే నేను లో పాస్ ఫిల్టర్ రూపకల్పన చేయాలి ఇప్పుడు ఈ విషయాలు ఇవ్వబడలేదు అనుకుందాం మరియు మీకు R యొక్క విలువ మాత్రమే ఇవ్వబడుతుంది మీకు R విలువ మాత్రమే ఇవ్వబడుతుంది లేదా అది కూడా ఇవ్వబడలేదు అప్పుడు మీరు ఫిల్టర్ ను ఎలా డిజైన్ చేయవచ్చు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2 కిలో హెర్ట్జ్ ఉండే విధముగా గెయిన్ విలువ 2 అయ్యే విధముగా ఒక లో పాస్ ఫిల్టర్ ని రూపకల్పన చేయమని నేను మీకు ఒక సమస్య ని ఇస్తే వీటి ఆధారముగా మీరు ఫిల్టర్ ని ఎలా రూపకల్పన చేయగలరు కాబట్టి అంటే Rf విలువ Ri కి సమానంగా ఉండాలి మనము ఏదైనా విలువను తీసుకోవచ్చు 10 కిలో ఓంలు గా తీసుకోండి కాబట్టి ఇప్పుడు మీకు Rf విలువ ఉంది Ri C R మరియు ఈ ప్రత్యేక విలువల ఆధారంగా మీరు యాక్టివ్ లో పాస్ ఫిల్టర్ ను రూపకల్పన చేయవచ్చు మనం మరో ఉదాహరణ తీసుకుందాం మీకు R 3 3 కిలో ఓం C 0 047 మైక్రోఫరాడ్ గా కలిగిన సర్క్యూట్ ఇస్తే Ri 27 కిలో ఓం Rf 20 కిలో ఓం అధిక కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లేదా fh లెక్కించండి పాస్ బ్యాండ్ గెయిన్ Ao ని మనము కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ని కనుగొనాలి కాబట్టి ఇప్పుడు నేను R 3 3 కిలో ఓం విలువను ప్రతిక్షేపిస్తే C 0 047 మైక్రోఫారడ్ కాబట్టి fh 1 026 కిలోహెర్ట్జ్ అవుతుంది ఇప్పుడు బ్యాండ్పాస్ గెయిన్ ని కనుగొనమని నన్ను అడిగారు ఇది నా ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ బ్యాండ్ పాస్ గెయిన్ Rf Ri అని మనకు తెలుసు విలువను ప్రతిక్షేపిస్తే మీ గెయిన్ 1 74 అవుతుంది లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ యొక్క గెయిన్ విలువ మీకు వస్తుంది ఇచ్చిన విలువలను బట్టి మీరు సర్క్యూట్ను రూపొందించవచ్చు మరియు మీరకు సర్క్యూట్ ఇచ్చినట్లయితే ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గెయిన్ రెసిస్టర్ ల విలువాలు కెపాసిటర్ ల విలువలు ఏమిటి మొదలైన విలువలను కనుక్కోవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో లో పాస్ ఫిల్టర్ను చూశాము పాసివ్ ఫిల్టర్ యాక్టివ్ ఫిల్టర్ మరియు కొన్ని ఉదాహరణలను మనము చూశాము తదుపరి మాడ్యూల్లో ఆపరేషన్ యాంప్లిఫయర్ ని ఉపయోగించి యాక్టివ్ హై పాస్ ఫిల్టర్లను ఎలా డిజైన్ చేయవచ్చో చూద్దాం నేను మిమ్మల్ని తరువాతి తరగతిలో కలుస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి శెలవు